ముఖ్యమైన పదాలు పిఎల్సి మెమరీ టైం డిలే ప్రాసెసర్ స్కాన్ సైకిల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లేడర్ లాజిక్ ప్రోగ్రామ్ శుభ మధ్యాహ్నం 19వ పాఠం కి మీకు స్వాగతం మనము చర్చించడం కొనసాగిస్తాము సీక్వెన్స్ కంట్రోలర్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం ఈ రోజు మనం స్కాన్ సైకిల్ గురించి చర్చిస్తాము అంటే స్కాన్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కాబట్టి ప్రోగ్రామ్ లు సైక్లికల్ గా ఎలా అమలు అవుతాయో చర్చిస్తాము మరియు పనితీరుపై దాని ప్రభావం యొక్క స్వభావాన్ని మనము చర్చిస్తాము మరియు కొన్ని సాధారణ రిలే లేడర్ లాజిక్ ప్రోగ్రామ్లను ఎలా వ్రాయాలో కూడా చర్చిస్తాము కాబట్టి ఎప్పటిలాగే మొదట బోధనా లక్ష్యాలను చూస్తాము నేటి పాఠం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ సాధారణ ప్రోగ్రామ్ స్కాన్ సైకిల్ వివరించగలగాలి అనగా ప్రోగ్రామ్ సైక్లికల్ గా ఎలా పనిచేస్తుందో వివరించగలగాలి కంట్రోల్ పనితీరుపై ఈ రకమైన అమలు యొక్క ప్రభావాన్ని వివరించగలగాలి సాధారణంగా రెస్పాన్స్ యొక్క వేగంతో అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్ ఇన్పుట్ లలో మార్పులకు అవుట్పుట్ లో మార్పులు ఎంత త్వరగా స్పందిస్తుంది అనేది వివరించగలగాలి ఆపై మనము ఒక సాధారణ రిలే లేడర్ లాజిక్ ప్రోగ్రామ్ యొక్క ప్రాథమిక అంశాలను వివరిస్తాము ఈ రోజు మనం ప్రోగ్రామ్ యొక్క చాలా సరళమైన అంశాలను పరిశీలిస్తాము మరియు భవిష్యత్ ఉపన్యాసాలలో మరింత అధునాతన ప్రోగ్రామింగ్ అంశాలను చూద్దాం చివరకు మనము రెండు సింపుల్ ఉదాహరణలను తీసుకుందాము మరియు రిలే లేడర్ లాజిక్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం మరియు ఒక నిర్దిష్ట RLL ప్రోగ్రామ్ను అర్థం చేసుకోవడం కూడా నేర్చుకుంటాము అంటే ఆ తరువాత మీకు RLL ప్రోగ్రామ్ ఇస్తే అప్పుడు దాని అర్థం ఏమిటో మరియు సమయంతో పాటుగా ఇన్పుట్ లు మరియు అవుట్పుట్ లు ఎలా మారుతాయో తెలుసుకోవాలి కాబట్టి మనము అలా చేస్తాము కాబట్టి అది ఈ రోజు ఎజెండా మనము చివరి పాఠం నుండి అదే నోట్ ను కొనసాగిస్తున్నాము చివరి పాఠంలో మీరు గుర్తుచేసుకుంటే మనము ఒక పాయింట్ వద్ద ముగించాము మనము ఒక PLC వ్యవస్థ యొక్క కొన్ని హార్డ్వేర్ అంశాలను లిస్ట్ చేశాము అవి బ్యాక్ప్లేన్ సిపియు మెమరీ వేరేవేరే ఐఓ మాడ్యూల్స్ వైరింగ్ ప్రోగ్రామర్ మ్యాన్ మెషిన్ ఇంటర్ఫేస్ మొదలైనవి కాబట్టి ఈ రోజు మనం సాఫ్ట్వేర్ పై దృష్టి ఉంచుదాము మరియు పిఎల్సిలో ప్రాథమిక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూడటం ప్రారంభిస్తాము కాబట్టి ఇది చాలా కంట్రోల్ ప్రోగ్రామ్ల మాదిరిగానే PLC ప్రోగ్రామ్ కూడా సైక్లికల్ గా పనిచేస్తుంది కాబట్టి ప్రాథమికంగా ఇది జరిగినప్పుడు నిజానికి ఇవి ఉంటాయి కాబట్టి ఇది ఒక అభిప్రాయం A ని చూడండి A దృష్టిలో ప్రోగ్రామ్ కేవలం సైక్లికల్ గా పనిచేస్తుందని మనము సూచిస్తున్నాము ప్రోగ్రామ్ అనేది స్టేట్మెంట్ ల కలయిక కాబట్టి ఈ ప్రోగ్రామ్ సైక్లికల్ గా అమలు అవుతుంది దాని అమలు ఇక్కడ ప్రారంభమవుతుంది తరువాత తదుపరి స్టేట్మెంట్ మరియు చివరి స్టేట్మెంట్ వరకు మరియు ఆ తరువాత మొదటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు ఈ మొత్తం ప్రోగ్రామ్ బాక్స్లో ఏమి జరుగుతుంది అంటే అవి ఈ ప్రోగ్రామ్లో నిర్వహించే ఫంక్షన్ లు కాబట్టి పిఎల్సిలు రియల్ టైమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని మనందరికీ తెలుసు అవి ఎక్ష్టెర్నల్ వరల్డ్ నుండి ఇన్పుట్ లను అంగీకరిస్తాయి మరియు ఎక్ష్టెర్నల్ వరల్డ్ కి వెళ్ళే మెషిన్లను ఉత్పత్తి చేసే ఔట్పుట్ లను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి స్పష్టంగా ప్రోగ్రామ్ ఎక్ష్టెర్నల్ వరల్డ్ లో ఏమి మార్పులు జరుగుతుందో తెలుసుకోవాలి ముఖ్యముగా మెషిన్లలో కంట్రోల్ చేయబడుతున్న వివిధ వేరియబుల్స్ గురించి ఎల్లప్పుడూ తెలుసుకోవాలి కాబట్టి ఒక సాధారణ ప్రోగ్రామ్ సైకిల్ లో మూడు దశలు ఉంటాయి మొదటిది కాబట్టి ఇది a యొక్క విస్తరించిన దృశ్యం అంటే B ఇది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ సమయంలో సాధారణంగా మూడు కార్యకలాపాలు జరుగుతాయని చూపిస్తుంది కాబట్టి మొదటిది అన్ని ఇన్పుట్ లను చదవండి గుర్తు పెట్టండి అన్నిటిపై స్ట్రెస్ చేయండ కాబట్టి మొదట్లో అన్ని ఇన్పుట్ లను ఒకదాని తరువాత ఒకటి చదవబడతాయి వాటి విలువలు నిల్వ చేయబడతాయి అని దీని అర్థం మరియు తరువాత లాజిక్ యొక్క అమలు ప్రారంభమవుతుంది కాబట్టి a తో ఇది ఒక ప్రధాన వ్యత్యాసం మీరు మైక్రోప్రాసెసర్లో వ్రాయగల ఏదైనా ప్రామాణిక ప్రోగ్రామ్ను వ్రాయవచ్చు ఇక్కడ వివిధ ప్రాసెసింగ్ స్టేట్మెంట్ లు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్తిప్లికేషన్ addition subtraction multiplication కంపారిజన్ వంటివి మీరు వాటిని ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్టేట్మెంట్లతో విడదీయవచ్చు కానీ సాధారణంగా PLC అమలులో ఇది జరగదు ఎందుకంటే ప్రారంభంలో PLC ప్రోగ్రామ్లు మీకు తెలుసు దీనిలో మంచి ఉంది అక్కడ ఎప్పుడూ విషయాలు సింపుల్ గా ఉంచడంలో ఎల్లప్పుడూ స్ట్రెస్ ఉంటుంది తద్వారా ఎర్రర్స్ జరగవు కాబట్టి ప్రోగ్రామింగ్ ఇన్పుట్ యొక్క కొంత సౌలభ్యం తో మనము కొంత సింప్లిసిటీ సాధించాలనుకుంటున్నాము అయితే అనుకున్న పనితీరు ప్రభావితం కానట్లైతే ఇది మంచి వ్యూహం మరియు ఈ సందర్భంలో సాధారణ మైక్రోప్రాసెసర్ల స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ టైమ్స్ మైక్రోసెకన్లలో నడుస్తాయని మీకు తెలుసు PLC లతో మనము నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నవి మెకానికల్ లేదా థర్మల్ లేదా కెమికల్ ఈ రకమైనవి కాబట్టి టైం కాన్స్టాంట్స్ లు సాధారణంగా చాలా పెద్దవిగా ఉంటాయి అందువల్ల అన్ని ఇన్పుట్ లను ఒకేసారి చదవడం మధ్య ఈ సూక్ష్మ వ్యత్యాసం ఎటువంటి ప్రభావాన్ని చూపదు కాబట్టి సాధారణంగా పిఎల్సిల కోసం అన్ని ఇన్పుట్ లు ప్రారంభంలో ఒక షాట్లో రీడ్ అవుతాయి ఈ స్కాన్ సైకిల్ ప్రారంభంలో ఈ మూడు దశల్లో ఒక సైకిల్ స్కాన్ సైకిల్ అని పిలువబడుతుంది అన్ని ఇన్పుట్ లను చదివిన తర్వాత ప్రోగ్రామ్ లాజిక్ అమలు అవుతుంది ఇప్పుడు ప్రోగ్రామ్ లాజిక్ యొక్క అమలు సమయంలో వివిధ అవుట్పుట్ లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి ఇన్పుట్ లు ఒకే సమయంలో రీడ్ అయినట్లే అవుట్పుట్ లు ఉత్పత్తి అయినప్పుడు అవి కొంత తాత్కాలిక మెమరీ కి వ్రాయబడతాయి అయితే అదే విధంగా కాదు అది కాదు కొన్ని అవుట్పుట్ లు ఉత్పత్తి చేయబడినప్పుడు మరియు కొన్ని అవుట్పుట్ విలువలు మెమరీ లో నిల్వ చేయబడినప్పుడు ఎక్ష్టెర్నల్ వరల్డ్ కి వెళ్తాయి అది జరగదు కాబట్టి ప్రోగ్రామ్ యొక్క అన్ని లాజిక్ అమలు అయిన తర్వాత చివరికి అన్ని అవుట్పుట్ లు అవుట్పుట్ విలువలు ఎక్ష్టెర్నల్ వరల్డ్ కి వెళ్ళేవి మీకు తెలుసా వివిధ స్విచ్లు మోటారు స్టార్టర్లు లాంప్స్ ఇండికేషన్స్ ఇవన్నీ సైకిల్ చివరిలో అప్డేట్ చేయబడతాయి మరియు ఇన్పుట్ ల యొక్క తదుపరి సైకిల్ రీడ్ అయినప్పుడు తరువాత ఈ సైకిల్ పునరావృతమవుతుంది కాబట్టి ఇది పిఎల్సి ప్రోగ్రామ్ల స్కాన్ జరిగే విలక్షణమైన మార్గం మరియు C అనేది పిఎల్సి వ్యవస్థలో ఉపయోగించిన మెమోరీల రకాన్ని చూపిస్తుంది కాబట్టి మీకు నాలుగు రకాల మెమోరీలు ఉన్నాయి మొదట మీకు ఏమి ఉంది దానిని ప్రోగ్రామ్ మెమరీ అని పిలుస్తారు ఇక్కడ మొదటిది లాజిక్ ప్రోగ్రామ్ నిల్వ చేయబడుతుంది ఆపై మీకు ఇన్పుట్ ఇమేజ్ అని పిలువబడేది ఉంది కాబట్టి ఇన్పుట్ లను రీడ్ చేసినప్పుడు అవి ప్రోగ్రామ్ లాజిక్ ఎవల్యూషన్ కోసం ఎప్పటికప్పుడు లాజిక్ యొక్క ఎవల్యూషన్ సమయంలో ఈ ఇన్పుట్ విలువలను రీడ్ చేయవలసి ఉంటుంది అందువల్ల అవి తప్పనిసరిగా మెమరీ memoryలో నిల్వ చేయబడాలి కాబట్టి ఇన్పుట్ విలువలు నిల్వ చేయబడిన చోటునే ఇన్పుట్ ఇమేజ్ అంటారు కాబట్టి ఇది మెమరీ యొక్క రెండవ ఉపయోగం అదేవిధంగా లాజిక్ కంప్యూట్ అయినప్పుడు అవుట్పుట్ లు ఉత్పత్తి అవుతాయి మరియు అవి ఎక్ష్టెర్నల్ వరల్డ్ కి బదిలీ చేయబడేసమయం వరకు నిల్వ చేయబడతాయి అందువల్ల అవుట్పుట్ ఇమేజ్ మెమరీ ఉపయోగించబడుతుంది మరియు అన్ని కంప్యూటేషన్స్ మనకు ఇన్పుట్ మరియు అవుట్పుట్ వేరియబుల్స్ తో పాటు మనకు కొన్ని అవసరం అని మనకు తెలుసు కాబట్టి మనకు అవసరమైన వాటిని నిల్వ చేయడానికి మనకు కొన్ని టెంపోరరీ వేరియబుల్స్ అవసరం అని మీకు తెలుసు కాబట్టి కొంత అదనపు మెమరీ అవసరం కాబట్టి ఇది PLC వ్యవస్థలో లభించే మొత్తం మెమరీ ఎలా ఉపయోగించబడుతుందో చూపిస్తుంది దానిని అర్థం చేసుకున్న తరువాత ఈ రకమైన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని మనం అర్థం చేసుకోవాలి మనము ఈ చిత్రంలో మనం చూపించడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటేఅది చాలాసార్లు జరుగుతుంది అది జరుగుతుంది మీరు మొదట చూసినట్లయితే మొదటగా మనం ఈ డయగ్రామ్ ను అర్థం చేసుకోవాలి దీనికి ముందు మనం పిఎల్సి హార్డ్వేర్ ఆర్గనైజషన్ అర్థం చేసుకోవాలి కాబట్టి ఏమి జరుగుతుంది ఒక పిఎల్సిలో వివిధ యూనిట్లలో ఇది మనము చూసాము దీనిని మనము మునుపటి పాఠంలో చర్చించుకోలేదు కాబట్టి వివిధ యూనిట్లు వాస్తవానికి మాడ్యూల్స్గా నిర్వహించబడతాయి కాబట్టి మీకు తెలిసినవి ఉన్నాయి మీకు రాక్స్ తెలుసు కాబట్టి ఇది ఒక మాడ్యూల్ అదేవిధంగా దాని పక్కన మరొక మాడ్యూల్ ఉండవచ్చు కాబట్టి ఇది ఒక మాడ్యూల్ ఇది మరొక మాడ్యూల్ అదేవిధంగా ఇది ప్రధాన ప్రాసెసర్ మాడ్యూల్ కావచ్చు అదేవిధంగా ఇది అనలాగ్ i o మాడ్యూల్ కావచ్చు ఇన్పుట్ మాడ్యూల్ అని కూడా చెప్పనివ్వండి అదేవిధంగా మీరు డిజిటల్ ఇన్పుట్ డిజిటల్ అవుట్పుట్ వివిధ రకాల మాడ్యూళ్ళను కలిగి ఉండవచ్చు కాబట్టి తరచుగా ఏమి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ ప్రాసెసర్ను చూస్తున్నారు వివిధ సిగ్నల్స్ అయిన ఎక్స్టర్నల్ వేరియబుల్స్ ఈ మాడ్యూళ్ళకు ఇంటర్ఫేస్ అవుతాయి మరియు అదేవిధంగా ఇది ఒక డిజిటల్ అవుట్పుట్ మాడ్యూల్ కావచ్చు కాబట్టి ఏమి జరుగుతుందంటే ఈ ఎక్ష్టెర్నల్ సిగ్నల్స్ ఈ మాడ్యూల్స్ మళ్ళీ స్వతంత్రంగా ఉంటాయి అలాంటి స్వతంత్ర సర్క్యూట్ బోర్డులు ఉన్నాయి కాబట్టి వాటిపై తరచుగా ప్రాసెసర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాసెసర్ లో ఏమి జరుగుతుందంటే ఇక్కడ ప్రాసెసర్ ఉంది వాస్తవానికి ఏమి జరుగుతుందో మీకు తెలుసా ఇక్కడ ఒక బోర్డు ఉంది మనము దానిని తీసుకుంటున్నామని అనుకుందాం కాబట్టి మీకు ఇక్కడ అన్ని సర్క్యూట్లు ఉన్నాయి వీటిలో ఈ వైపు ఫిసికల్ సిగ్నల్స్ ఇంటర్ఫేస్ చేయబడి ఉన్నాయి ఫిసికల్ లేదా ఫీల్డ్ సిగ్నల్స్ మరియు ఈ వైపు ఇవి ఫిసికల్ సిగ్నల్స్ మరియు ఈ వైపు సింబాలిక్ గా బఫర్లో ఉండవచ్చు ఇది ఒక బఫర్ ఈ సిగ్నల్ విలువలు దీనిలో నిల్వ చేయబడతాయి కాబట్టి ప్రాసెసర్ మాడ్యూల్ ఇన్పుట్ రీడ్ అయినప్పుడు అది ఈ ఫిసికల్ సిగ్నల్స్ ను చదివినట్లు కాదు వాస్తవానికి ఇది నిల్వ చేయబడిన ఈ బఫర్ విలువలను చదువుతుంది ఇవి ఐ ఓ కార్డులIO cards ద్వారా బఫర్లలో నిరంతరం ఉంచబడతాయి కాబట్టి మరియు ఈ I O కార్డులుIO cards తరచూ ప్రాసెసర్ కంట్రోల్ లో పనిచేస్తాయి ఇది ప్రాసెసర్ కంట్రోల్ లో పనిచేయవచ్చు లేదా అది నిరంతరం ఇది సైక్లికల్ గా స్వతంత్రంగా పనిచేయవచ్చు సరే కాబట్టి ఈ ఐ ఓ కార్డులన్నీIO cards నిజానికి ఉన్నాయి మన పూర్వ ఉపన్యాసంలో బ్యాక్ ప్లేన్ లేదా బస్సు అని పిలవబడేది ఉంది బ్యాక్ ప్లేన్ లేదా బస్సుగా దీనిని సూచిస్తాము ఇవన్నీ కనెక్ట్ చేయబడిన కండక్టర్ల సెట్ తప్ప మరొకటి కాదు కాబట్టి నేను చెప్పినప్పుడు ఒక ప్రాసెసర్ ఒక ఇన్పుట్ రీడ్ చేసినప్పుడు అది బస్సుపై ఈ బఫర్ విలువలను రీడ్ చేస్తుంది కాబట్టి వాస్తవానికి రెండు కార్యకలాపాలు జరుగుతూనే ఉంటాయి మొదటిది ఏమిటంటే ఫిసికల్ సిగ్నల్స్లు ఈ బఫర్ల నుండి రూపాంతరం చెందుతూ ఉంటాయి మరియు ఇది ఈ బఫర్లు ఫిసికల్ గా కార్డ్లోనే ఉంటుంది లేదా ఇది ప్రాసెసర్ మెమరీ లో కూడా ఉండవచ్చు కనుక ఇది జరగవచ్చు మైక్రోప్రాసెసర్లను అధ్యయనం చేసిన వారు దీనిని అర్థం చేసుకుంటారు ఈ కార్డులు ఈ విలువలను ప్రతి కొన్ని యూనిట్ల సమయం తర్వాత మారుస్తుంది మరియు కొన్ని ఇంటరప్ట్ మెకానిజాన్ని ఉపయోగించి వారు ఈ విలువలను ప్రాసెసర్ మెమరీ లో కొంత భాగానికి బదిలీ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే ఇక్కడ రెండు రకాల సైకిల్స్ జరుగుతున్నాయి ఒక రకమైన సైకిల్ నిరంతరం ఫిసికల్ ఇన్పుట్ లను సైక్లికల్గా శాంపిల్ చేస్తుంది మరియు వాటిని మెమరీ లో ఒక భాగంగా మారుస్తుంది దీనిని మనం i o ఇమేజ్io image అని పిలుస్తాము మరియు ప్రాసెసర్ అది చదివే చోట అది నిజంగా ఆ ఇమేజ్ నుండి చదువుతుంది ఇప్పుడు దీన్ని అర్థం చేసుకున్న తరువాత ఏమి జరుగుతుందోచూడండి కాబట్టి ఇవి వివిధ రకాలైన రాక్స్ కాబట్టి ఇవి IO రాక్స్ ఇది అనలాగ్ కావచ్చు ఇది అనలాగ్ ఇన్పుట్ కావచ్చు అదేవిధంగా ఇది డిజిటల్ అవుట్పుట్ వివిధ రకాల విషయాలు కావచ్చు కాబట్టి స్కానింగ్ విధానం ఉంది ఇది నిరంతరం పని చేస్తుంది కానీ ఇది ఇన్పుట్ ర్యాక్ లేదా మెమరీ యొక్క కొంత భాగం నుండి ఒక ర్యాక్ కు రైట్ చేస్తుందా అనే దానిపై ఆధారపడి రాక్ ల నుండి రీడ్ అవుతుంది ఈ మెమరీ స్కానర్ వద్ద ఉంటుంది వివిధ ప్రదేశాలలో కార్డుల వద్ద ఉంటుంది అదే సమయంలో ప్రధాన PLC ప్రోగ్రామ్ స్కానింగ్ వద్ద వాస్తవానికి ఈ IO ఇమేజ్ రీడ్ అవుతుంది ఈ IO ఇమేజ్ నుండి ఇది నిజానికి నిల్వ చేస్తుంది ఇన్పుట్ లను రీడ్ చేస్తుంది మరియు వాస్తవానికి అవుట్పుట్లను ఉత్పత్తి చేసినప్పుడు ఇది ఈ IO ఇమేజ్ కు రైట్ చేస్తుంది మరియు అందువల్ల ఇది IO ఇమేజ్కు ప్రతి సారీ రైట్ చేస్తూ ఉంటుంది మరియు చివరగా అవి రాక్స్ కు బదిలీ చేయబడతాయి కాబట్టి PLC లో ప్రాథమిక కార్యకలాపాలు ఇలా జరుగుతాయి కాబట్టి ఈ కార్యకలాపాల ఫలితం ఏమిటి ఈ రకమైన స్కానింగ్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది వివిధ ఇన్పుట్ మరియు అవుట్పుట్ అప్ డేట్ లపై ఇది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు మనం చూడాలి సాధారణంగా ఇన్పుట్ లో మార్పుకు ఎంత డిలే అవుతుందో తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉంది కాబట్టి మనం ఊహించినట్లైతే అక్కడ ఒక ఉత్తమ కేస్ ఉండవచ్చు మరియు అక్కడ ఒక వరస్ట్ కేస్ కూడా ఉండవచ్చు మనము మొదట ఉత్తమ కేస్ ను చూస్తున్నాము కాబట్టి ఏమవుతుందనేది చూద్దాం ఏ ఆర్బిట్రేరీ పీరియడ్లో అయినా ప్లాంట్ ఇన్పుట్ సమయాన్ని మార్చవచ్చు అని గుర్తుంచుకోవాలి మనము దానిని నియంత్రించలేము కాబట్టి ప్లాంట్ ఇన్పుట్ ఇచ్చే ముందు ఒక ఇన్పుట్ కేవలం మారుతుంది అని అనుకుంటే ఇన్పుట్ లను రీడ్ చేస్తే కాబట్టి అప్పుడు అది మారిన వెంటనే అది రీడ్ చదవబడుతుంది అంటే ఈ మార్పు ప్రతిబింబిస్తుంది మరియు ప్రాసెసర్ IO ఇమేజ్ కి చాలా త్వరగా వస్తుంది అప్పుడు ప్రోగ్రామ్ రన్ లో ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఎప్పుడు అమలు అవుతుందో అప్పుడు అవుట్పుట్ విలువను లెక్కించేటప్పుడు ఇన్పుట్ విలువ యొక్క కొత్త మార్పు జాగ్రత్తగా తీసుకోబడుతుంది కాబట్టి బహుశా ఈ కారణంగా ఇన్పుట్ లో మార్పులెక్కించబడుతుంది ఎక్సిక్యూషన్ చివరికి అక్కడ ఒక అవుట్పుట్ మార్పు ఉంటుంది ఇప్పుడు నిజానికి జరిగే అవకాశం ఉన్నందున దీనిని ith స్టేట్మెంట్ అనుకుందాం ఈ ith స్టేట్మెంట్ ఈ ఇన్పుట్ ఈ ప్రభావం అని అనుకుందాం ith లాజిక్ స్టేట్మెంట్ను అవుట్పుట్ లెక్కించడానికి ఉపయోగిస్తారు కాబట్టి అప్పుడు ఎక్సిక్యూషన్ సమయంలో ఏమి జరుగుతుందంటే ఇక్కడ ఇది ith స్టేట్మెంట్ అమలు చేయబడే పాయింట్ కాబట్టి ఈ సమయంలో వాస్తవానికి ప్రాసెసర్ మెమరీ అవుట్పుట్ మారుతుంది అయినప్పటికీ మనము చెప్పినట్లుగా మొత్తం ప్రోగ్రామ్ అమలు పూర్తయ్యే వరకు ఇది ఫిసికల్ వరల్డ్ కి వెళ్ళదు కాబట్టి అవుట్పుట్ అనేది ఫిసికల్ ఔట్పుట్ ఇది ఈ ప్రక్రియకు వెళ్ళే సమయంలో మాత్రమే ప్రభావితమవుతుంది మరియు కొంత విలువతో డిలే సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఒక బెస్ట్ కేస్ రెస్పాన్స్ సమయం ఒక స్కాన్ యొక్క డిలే ఇది PLC అమలు స్పీడ్ RL ప్రోగ్రామ్ యొక్క పొడవు వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది ఇది ఒక ఉత్తమ కేసు దీనిని బెస్ట్ కేసు అని పిలుస్తారు ఎందుకంటే ఇన్పుట్ మారిన వెంటనే రీడ్ అవుతుంది కాబట్టి ఇన్పుట్ లో మార్పును గ్రహించడంలో డిలే లేదు తరువాతి సందర్భంలో మనము దానిని చూపించేటప్పుడు వరెస్ట్ కేసు ను చూస్తాము ఇక్కడ ఇది వ్యతిరేకం కాబట్టి ఇది వ్యతిరేకం ఇది వరస్ట్ కేస్ కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతోంది ఇక్కడ దురదృష్టవశాత్తు రీడింగ్ సైకిల్ రీడ్ అయిన తర్వాత ఈ ఇన్పుట్ మార్చబడింది కాబట్టి ఈ స్కాన్ సైకిల్ లో ఇన్పుట్ యొక్క ఈ మార్పును PLC గ్రహించలేదు ఈ స్కాన్ సైకిల్ లో ఇన్పుట్ మారిందని దీనికి అర్ధం కాలేదు కాబట్టి ఇది ఈ సమయానికి లెక్కించబడుతుంది ఇది కంప్యూట్ చేసి అవుట్పుట్ లు ఒకసారి పంపించింది అయితే ఆ అవుట్పుట్ లు ఇన్పుట్ సైకిల్ లో మార్పు జరిగిన తర్వాత సంభవించిన ఇన్పుట్ యొక్క కొత్త విలువను ప్రతిబింబించలేదు అందుకే ఇది వరస్ట్ కేసు కనుక ఇది సంభవించింది కాబట్టి మాక్సిమం డిలే ఉంది అయితే ఈ సమయంలో రెండవ స్కాన్ సైకిల్ సమయం లో ఇన్పుట్ మళ్ళీ రీడ్ చేయబడుతుంది మరియు ఈ సమయంలో ఈ మార్పు గ్రహించబోతోంది అలాగే ఇప్పుడు దీనిని సెన్స్ చేసిన తరువాత అక్కడ మళ్ళీ డిలే యొక్క ఒక సైకిల్ అవుతుంది కాబట్టి డిలే యొక్క వరస్ట్ కేసు రెండు స్కాన్ సైకిల్స్ అందువల్ల ఒక రకమైన రెస్పాన్స్ సమయాన్ని బట్టి అటువంటి డిలే సమయం ఆమోదయోగ్యమైనదా కాదా అనే దానిపై ఒక అప్లికేషన్ ఆధారంగా నిర్ణయించుకోవాలి కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలాంటి డిలే సమయాలు ఆమోదయోగ్యం కాదని మనము చూస్తాము ఈ సందర్భంలో మీరు అదనపు మెజర్స్ తీసుకోవలసి ఉంటుంది మీరు వాటిని చూసుకోవటానికి అదనపు కార్డులు లేదా అదనపు హార్డ్వేర్ లను ఉంచవచ్చు కాబట్టి మీరు చాలా స్పీడ్ గా పల్స్ లను పొందే సందర్భం మరియు ఆ పల్స్ లను లను లెక్కించాలి కాబట్టి ఈ సందర్భంలో మనం చూసేది ఏమిటంటే ఒకసారి స్కాన్ లను అనుకుందాం ఒక స్కాన్ సమయం చాలా ఎక్కువ పల్స్ ట్రైన్స్ లో వచ్చే పల్స్ pulsesల సంఖ్యను మనం లెక్కించవలసి వస్తే సాధారణంగా ఇటువంటి పల్స్ లు షాఫ్ట్ యాంగిల్ ఎన్కోడర్ల నుండి వస్తాయి పిఎల్సిని ఉపయోగించి మనం వాటిని లెక్కించవలసి వస్తే అప్పుడు పల్స్ ట్రైన్స్ తగినంత నెమ్మదిగా ఉంటే పల్స్ విడ్త్ సరిపోతుంది దీని కోసం ఈ విడ్త్ కోసం పల్స్ ట్రైన్లో అన్ని స్థాయి మార్పులు గ్రహించబడతాయి కాబట్టి మనం లెవెల్ ట్రాన్సిషన్ సంఖ్యను లెక్కించడం ద్వారా పల్స్ ల సంఖ్య తప్పనిసరిగా లెక్కించబోతున్నాం కాబట్టి మన గణన సరైనది అవుతుంది మరియు దాని ఆధారంగా వేగాన్ని లెక్కించినట్లయితే మనకు లభించే స్పీడ్ యొక్క విలువ సరైనది మరియు అది మన కంట్రోల్అవుతుంది మరోవైపు మనం వేగాన్ని పెంచినట్లయితే పల్స్ లు తక్కువ వ్యవధిలో ఉంటాయి మరియు అవి స్పీడ్ గా వస్తాయి కాబట్టి వాటిలో చాలావరకు ఇంకా గ్రహించబడుతున్నాయని మనం చూస్తాము అకస్మాత్తుగా ఒక పల్స్ తప్పిపోయింది కాబట్టి ప్రోగ్రామ్ స్కాన్ చేయబడిందని మీరు చూస్తారు ఈ పల్స్ కోసం ప్రోగ్రామ్ స్కాన్ చేసినప్పుడు దీని విలువ విలువ సున్నా మరియు ప్రోగ్రామ్లు మళ్ళీ స్కాన్ చేసినప్పుడు కూడా దీని విలువ సున్నా కాబట్టి ప్రోగ్రామ్ ఇది సున్నా అని అనుకుంటుంది అందువల్ల అది ఒక దానిలో ఒకటి వరకు వెళ్లి క్రిందికి వచ్చిందని కాదు ప్రోగ్రామ్కి దాని గురించి తెలియదు మరియు అందువల్ల బహుశా గణన యొక్క స్పీడ్ లో చిన్న డిలే ఉంటుంది మీకు స్పీడ్ గా పల్స్ లు బయటకు వస్తే ఇలాంటి పల్స్ ల కన్నా ఇంకా స్పీడ్ గా ఉండడం వలన ఇవన్నీ తప్పిపోతాయి ఉదాహరణకు ఇది ఒకటి కాబట్టి ఇది చాలా ఎక్కువ ఎప్పుడు చూడటానికి ఒక అవకాశం ఉదాహరణకు ఈ పల్స్ లెక్కించబడుతుంది కాబట్టి మీకు తెలుసా మీరు తీవ్రంగా పొందుతారు ఉదాహరణకు ఈ పల్స్ లో వాస్తవానికి మనము చెప్పినట్టుగా అది ఇక్కడ ఒకటి అని సెన్స్ చేయబడింది ఇక్కడ గ్రహించినప్పుడు అది కూడా ఒకటి కాబట్టి ఇది ఒక దానిలో కొనసాగిందని భావించబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇంఫర్డ్ పల్స్ పల్స్ లెక్కింపు తీవ్రంగా తప్పు అవుతుంది కనుక ఇది ఇక్కడ కొనసాగిందని అది ఇక్కడ కొనసాగుతోందని అనుకుంటుంది మరియు తరువాత ఇక్కడ కొనసాగుతోంది మరియు ఈ సమయంలో ఇది కొనసాగుతోంది పెరుగుతున్నది కాబట్టి గణన నిజమైన స్పీడ్ యొక్క చిన్న భాగం అవుతుంది మరియు మనము పూర్తిగా బయటపడబోతున్నాం వాస్తవానికి ఈ కారణంగానే వేగవంతమైన పల్స్ లను లెక్కించడానికి మీరు PLC ను ఉపయోగించలేరు కానీ ప్రత్యేక కార్డును ఉపయోగించగలరు కాబట్టి ఆ కార్డు యొక్క ఉద్దేశ్యం అటువంటి వేగవంతమైన షాఫ్ట్ యాంగిల్ ఎన్కోడర్ నుండి వచ్చే పల్స్ లను లెక్కించడం మాత్రమే వేరే పని తో లోడ్ చేయబడటం కాదు కాబట్టి ఇది నిజంగా ఆ లైన్ ని చాలా స్పీడ్ గా శాంపుల్ చేయవచ్చు మరియు అందువల్ల వేగాన్ని లెక్కించవచ్చు మరియు వేగాన్ని పిఎల్సికి విలువ పరంగా అందుబాటులో ఉంచవచ్చు కాబట్టి పిఎల్సి పల్స్ లను లెక్కించకుండా మరొకటి పల్స్ను లెక్కిస్తుంది మరియు మనము ప్రతి సమయంలో రీడ్ చేసే విధంగా పిఎల్సి విలువకు మారుస్తాము కాబట్టి ఈ ప్రయోజనం కోసం అలాంటి కారణాల వల్ల కొన్నిసార్లు మీకు తెలిసిన ప్రత్యేకమైన ఫంక్షనల్ మాడ్యూల్స్ నేను మునుపటి తరగతిలో చెప్పినట్లుగా కొన్నిసార్లు మీకు ప్రత్యేకమైన హైస్పీడ్ కౌంటర్ కార్డులు అవసరమని మీకు తెలుసు